విస్కాసిటి ఇది మా యొక్క చర్చల సందర్భంలో చాలా ముఖ్యమైన ఫ్లూయిడ్ ప్రాపర్టీ మొదట క్వాలిటెటివ్లిగా అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము మరియు ఫ్లూయిడ్ ప్రాపర్టీ విస్కాసిటి పరంగా ఫ్లూయిడ్ ఫ్లో బిహేవియర్ మ్యాథెమటికెల్లిగా ఎలా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాము మేము మునుపటి ఉపన్యాసంలో చర్చిస్తున్న నో స్లిప్ బౌండరీ కండిషన్ ని గుర్తుచేసుకోవడం ద్వారా ప్రారంభిస్తాము కాబట్టి చర్చ యొక్క కాన్సిక్వెన్స్ ఎమిటంటే అనేక సందర్భాల్లో నో స్లిప్ యొక్క ఎక్స్oమ్పుల్ ఫ్లూయిడ్ మరియు పాయింట్ అఫ్ కాంటాక్ట్ బిందువుల వద్ద సాలిడ్ మధ్య జీరో రిలేటివ్ వెలాసిటి అని తేల్చారు వాస్తవానికి నిర్దిష్ట పరిస్థితి నో స్లిప్ బౌండరీ కండిషన్ అని పిలువబడే ఫ్లూయిడ్ సాలిడ్ ఇంటర్ఫేస్ వద్ద బౌండరీ కండిషన్ కి దారితీసే టాంజెన్షియల్ వెలాసిటి కంపోనేంట్ మేము చూడటానికి ప్రయత్నిస్తాము నో స్లిప్ బౌండరీ కండిషన్ యొక్క కాన్సిక్వెన్స్ ఏమిటి కాబట్టి ఆ కాన్సిక్వెన్స్ ని చూసినప్పుడు సాలిడ్ బౌండరీ స్టేషనరిగా ఉంటే అప్పుడు చాలా దూరం నుండి యునిఫార్మ్ వేలాసిటి తో వస్తున్న ఫ్లూయిడ్ u∞ మరియు సాలిడ్ బౌండరీ ఎన్కౌన్టరింగ్ అని అర్థం చేసుకున్నాము ఇది మొదట ఏమి చేస్తుందో అది మొదట డిస్టర్బెన్స్ కలిగిస్తుంది డిస్టర్బెన్స్ సాలిడ్ బౌండరీ ద్వారా విధించబడుతుంది కాబట్టి వేలాసిటి ఏ విభాగంలో ఎత్తుతో మారుతుందో ఈ స్కెచ్ ద్వార తయారు చేయాలనుకుంటే ఈ గుర్తించిన విభాగంలో వాల్ వద్ద నో స్లిప్ కండిషన్ చెల్లుబాటు అయితే ప్లేట్ స్టేషనరిగా ఉన్నందున ఫ్లూయిడ్ కూడా స్టేషనరిగా ఉంటుంది కాబట్టిఫ్లూయిడ్ వేలాసిటి 0 తరువాత మీరు ఈ ఫ్లూయిడ్ యొక్క లేయర్ ని దాని పైన కన్సిడర్ చేయండి ఈ లేయర్ రెండు ఎఫెక్ట్స్ కు లోబడి ఉంటుంది దాని పైభాగంలో ఉన్న దాని ఎఫెక్ట్ మరియు దాని బాటమ్ వద్ద ఉన్నది బాటమ్ వద్ద ఒక ప్లేట్ ఉంది మరియు ప్లేట్ల ప్రక్కనే ఫ్లూయిడ్ మాలిక్యుల్ స్టాగ్నెన్ట్ లేయర్ ఉంది మరియు ఈ స్టాగ్నెన్ట్ లేయర్ పై లేయర్ వేగంగా కదలడానికి ఇష్టపడదు మరోవైపు ఆ లేయర్ కు పైన ఉన్న ఫ్లూయిడ్ వాల్ యొక్క ఎఫెక్ట్ ని నేరుగా అనుభవించడం లేదు తద్వారా ఫ్లూయిడ్ వేగంగా కదలడానికి ప్రయత్నిస్తుంది అందువల్ల ఇది ఒక పోటీకి లోబడి ఉంది ఇక్కడ బాటమ్ లేయర్ నెమ్మదిగా కదలడానికి ప్రయత్నిస్తుంది అప్పర్ లేయర్ లు వేగంగా కదలడానికి ప్రయత్నిస్తున్నాయి మరియు దీనికి అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ఎక్కడ నుండి వస్తుంది బాటమ్ లేయర్ లేకపోతే అప్పుడు అది వాల్ యొక్క ఎఫెక్ట్ ని అర్థం చేసుకోలేదు లేదా అనుభూతి చెందలేదు ఎందుకంటే మనం అకారణంగా ఆశిస్తున్నది ఏమిటంటే ఫ్లూయిడ్ యొక్క కొంత ప్రాపర్టీ ఉంది దీనివల్ల వాల్ ఉందని బాటమ్ లేయర్ నుండి అప్పర్ లేయర్స్ కి ఈ సందేశం ప్రచారం అవుతుంది మరియు దాని కోసం కొంత మెసేన్జర్ ఉండాలి మరియు క్వాలిటెటివ్లిగా మెసేన్జర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ ద్వారా ఉంటుంది ఆ విస్కాసిటి అని పిలువబడుతుంది కాబట్టి విస్కాసిటి అనేది మొమెంటం డిస్టర్బన్స్ కోసం ఒక రకమైన మెసేన్జర్ కాబట్టి ఇది ఫ్లూయిడ్ యొక్క మొమెంటం డిస్టర్బన్స్ కాబట్టి మొమెంటం డిస్టర్బన్స్ ప్రచారం చేసే ఫ్లూయిడ్ లో ఆడే కొన్ని మెకానిజం ఉండాలి మరియు ఈ మొమెంటం డిస్టర్బన్స్ కారణంగా ఏమి జరుగుతుంది ఈ మొమెంటం డిస్టర్బన్స్ కారణంగా వివిధ ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య రిలేటివ్ మోషన్ లో రెసిస్టన్స్ ఉంటుంది కాబట్టి వివిధ ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య రిలేటివ్ మోషన్ కు వ్యతిరేకంగా రిలేటివ్ మోషన్ ల మధ్య రెసిస్టన్స్ ను సృష్టించడానికి విస్కాసిటి కూడా కారణం కాబట్టి రిలేటివ్ మోషన్ ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి మొదట మీరు వాల్ వద్ద 0 వెలాసిటి ని కలిగి ఉంటారు అప్పుడు మీరు పైకి వెళ్ళేటప్పుడు మీకు ఈ వెలాసిటి కంటే ఎక్కువ వెలాసిటి ఉంటుంది ఇది u∞ వలె కాదు కానీ ఇది ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది వాల్ యొక్క ఎఫెక్ట్ ని నేరుగా అనుభవించదు ఫ్లూయిడ్ కి విస్కాసిటి లేకపోతే అది వాల్ యొక్క ఎఫెక్ట్ ని ఎప్పుడూ విఫలం కాలేదు కానీ ఇప్పుడు ఫ్లూయిడ్ కి విస్కాసిటి ఉన్నందున మొమెంటం డిస్టర్బన్స్ యొక్క ప్రభావం బాటమ్ లేయర్ నుండి పైకి ప్రచారం చేయబడుతోంది అంటే ఈ పొర ప్రత్యక్షంగా కాదు కానీ ఇమ్ప్లిసిటి గా మరియు తదనుగుణంగా అది నెమ్మదిస్తుంది కానీ మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళేటప్పుడు వేలాసిటి ఎక్కువవుతున్నట్లు మీరు చూస్తారు చివరికి ఇది దాదాపు u∞ ఫ్రీ స్ట్రీమ్ కండిషన్ కి చేరుకున్నప్పుడు ఒక స్టేజి కి వస్తుంది కాబట్టి ఒక ముఖ్యమైన అవగాహన ఏమిటంటే మీరు ఈ వెలాసిటి వెక్టర్స్ యొక్క లోకస్ ను గీస్తే మీరు ఈ రెడ్ లైన్ వెంట తీసుకున్న విభాగంపై వెలాసిటి ఎలా మారుతుందో సూచించే స్కెచ్ తయారు చేయవచ్చు మరియు ఈ రకమైన స్కెచ్ మన కోర్సులో చాలాసార్లు ఎదుర్కొంటాము దీనిని వెలాసిటి ప్రొఫైల్ అంటారు కాబట్టి ఇది ఒక విభాగంపై వెలాసిటి ఎలా మారుతుందనే దాని యొక్క ప్రొఫైల్ వేరియేషన్ ను ఇస్తుంది ఈ వేలాసిటి ప్రొఫైల్ ఒక స్టేట్ కి వస్తుంది అంతకు మించి మీకు వేలాసిటి యొక్క సిగ్నిఫికెన్ట్ వేరియేషన్ లేదు ఇది దాదాపుగా u∞ చేరుకుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు 99 u∞ కి చేరుకున్నారని చెప్పండి కాబట్టి దీనికి మించి మీరు వెళితే అది స్వల్ప మార్పు మాత్రమే అవుతుంది లేదా అన్ని ప్రాక్టికల్ పర్పసెస్ కోసం ఎటువంటి మార్పు ఉండదు దీనికి మించి ఫ్లూయిడ్ వాల్ యొక్క ఎఫెక్ట్ ని డైరెక్ట్ గా అనుభవించదు ఇది వాల్ యొక్క ఎఫెక్ట్ ని అస్సలు అనుభవించదు ఫ్లూయిడ్ కి విస్కాసిటి లేదని కానీ మొమెంటం డిస్టర్బన్స్ లేదని దీని అర్థం కాదు ఇది వరకు మాత్రమే ప్రచారం చేయగలదు కాబట్టి మేము ఫిసికల్ బిహేవియర్ గుర్తించవచ్చని చూడవచ్చు ఒకటి ఈ త్రెషోల్డ్ లొకేషన్ క్రింద మరియు మరొకటి ఈ పైన ఉంది దీని క్రింద ఫ్లూయిడ్ మొమెంటం డిస్టర్బన్స్ తో అడ్జస్ట్ చేస్తుంది దీనికి పైన ఇది మొమెంటం డిస్టర్బన్స్ కలిగించదు రెండవ క్రాస్ సెక్షన్ను పరిశీలిద్దాం కాబట్టి మనం ఈ క్రాస్ సెక్షన్కు మరొకటి ఇలాంటి క్రాస్ సెక్షన్ కి వెళ్తామని చెప్పండి కాబట్టి నో స్లిప్ బౌండరీ కండిషన్ కారణంగా వాల్ వద్ద వెలాసిటి ప్రొఫైల్ ప్లాట్ చేయాలనుకున్నప్పుడు అది సున్నా మంచిది ఇప్పుడు వెలాసిటి ని ఈ ప్రదేశంలోనే ప్లాట్ చేయడానికి మాకు ఆసక్తి ఉందని చెప్పండి కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటుందా అని మీరు నాకు చెప్పండి కామన్ సెన్స్ ఇంట్యుషన్ ఏమిటి అది తక్కువగా ఉండాలని మీరు ఎందుకు భావిస్తున్నారు కాబట్టి ప్లేట్ యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ లో ఇప్పుడు మరింత ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ మరింత నెమ్మదిగా మందగించే ధోరణి ఎక్కువ ఫ్లూయిడ్ మొదట ప్రవేశించినప్పుడు కొన్ని ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్లేట్ ఎఫెక్ట్ కి లోనయ్యాయి ఇప్పుడు మరింత ఎక్కువ ఫ్లూయిడ్ ప్లేట్ యొక్క ఎఫెక్ట్ కి లోబడి ఉంది నెమ్మదించే ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వెలాసిటి ఉన్నదానికంటే కొంత తక్కువగా ఉంటుందని మీరు ఆశించారు ఈ విధంగా అన్ని విభాగాలలో ఇది ఇలా ఉంటుంది ఇది సూచించే విషయం ఏమిటంటే నెమ్మదించే ప్రభావం కారణంగా u∞ దాదాపుగా చేరుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఎత్తు పడుతుంది కాబట్టి ఇది u∞ ఇక్కడ ఎత్తులో చెప్పవచ్చు ఇది ఖచ్చితంగా u ఇంఫినిటి కాదు కానీ 99 శాతం u∞ చెప్పండి మరియు మేము దానితో సంతోషంగా ఉన్నాము ఎందుకంటే అన్ని ప్రాక్టికల్ ఇంజనీరింగ్ పర్పసెస్ కోసం u∞ మనకు మంచిది కాబట్టి మళ్ళీ మనకు ఇక్కడ వెలాసిటి ప్రొఫైల్ ఉండవచ్చు ఆపై మనం చాలా ఆసక్తికరమైన స్కెచ్ తయారు చేయవచ్చు విస్కస్ ఎఫెక్ట్ లు బలంగా ముఖ్యమైనవి మరియు అంతకు మించి ఈ ఎఫెక్ట్ లు అంత ముఖ్యమైనవి కానటువంటి పోసిషన్ మధ్య డెమార్కెషన్ ను కలిగి ఉన్న ప్రతి విభాగంలో ఏ రకమైన స్కెచ్ కనిపిస్తుంది కాబట్టి అకార్డిoగ్లి మేము ఈ రెండింటి మధ్య డెమార్కెటింగ్ లైన్ గీయవచ్చు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన విభాగాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు విస్కస్ ఎఫెక్ట్ లు వెలాసిటి లో గ్రేడియoట్స్ ను బలంగా సృష్టించే ప్రదేశం ఇదే అని మీరు చెబుతారు కాబట్టి ఇక్కడ చాలా వరకు ఉందని చెప్పండి కాబట్టి మీరు వీటిలో ఒక ఇమ్యాజనరి లైన్ తో చేరితే ఇది ఫ్లూయిడ్ లో అటువంటి లైన్ ఉందని కాదు కానీ ఇది వాల్ కు దగ్గరగా ఉన్న ప్రాంతానికి మధ్య ఒక కాన్సెప్టుయల్ డెమార్కెటింగ్ సరిహద్దు ఇక్కడ విస్కస్ ఎఫెక్ట్ లు చాలా ముఖ్యమైనవి ఈ వేలాసిటి ఎక్కువగా ఉన్నందున ఈ రీజియన్ తిన్ గా ఉంటుంది ఈ వేలాసిటి చాలా తక్కువగా ఉంటే ఈ రీజియన్ వాస్తవానికి ఇన్ఫినిటీ వైపు ప్రచారం చేస్తుందని మేము తరువాత చూస్తాము అయితే ఈ వేలాసిటి చాలా ఎక్కువగా ఉంటే ఇతర పారామీటర్స్ కూడా ఉన్నాయి అవి ఏమిటో మనం చూస్తాము కాని క్వాలిటెటివ్లిగా వెలాసిటి చాలా ఎక్కువగా ఉంటే ఈ రీజియన్ తిన్ గా ఉంటుంది మరియు ఈ రీజియన్ మారుతోంది అది ఫిక్స్డ్ డైమెన్షన్ కాదు కాబట్టి ఈ ఇమ్యాజనరి లైన్ విస్కస్ ఎఫెక్ట్ లు ముఖ్యమైనవి కానటువంటి ఇన్నర్ రీజియన్ మరియు విస్కస్ ఎఫెక్ట్ లు ముఖ్యమైనటువంటి ఇన్నర్ రీజియన్ ల మధ్య గుర్తించబడతాయి మరియు ఈ విస్కస్ ఎఫెక్ట్ లు ముఖ్యమైన ఇన్నర్ రీజియన్ ల బౌండరీ లేయర్ గా పిలుస్తారు కాబట్టి బౌండరీ లేయర్ యొక్క వివరాల గురించి మేము తరువాత ఒక ప్రత్యేక అధ్యాయం ద్వారా చర్చిస్తాము కాని మేము బౌండరీ లేయర్ అంటే ఏమిటో క్వాలిటెటివ్ ఫీల్డ్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఇది విస్కాసిటి అనే భావనతో బలమైన కాన్సిక్వెన్స్ ని కలిగి ఉంటుంది మరియు మరొక విషయం ఏమిటంటే ఇది ప్రాబ్లెమ్ ను పరిశీలించే తెలివైన మార్గం ఫ్లూయిడ్ కొంత విస్కాసిటి ని కలిగి ఉన్న ప్రాబ్లెమ్ ను మీరు అనలైజ్ చేయలనుకుంటే బౌండరీ లేయర్ అవుట్ సైడ్ ను మీరు విస్కాసిటిని పట్టించుకోకపోవచ్చు కాబట్టి ఇది బిహేవ్ చేసెటప్పుడు విస్కాసిటి లేని ఫ్లూయిడ్ లాగా ఉంటుంది ఎందుకంటే వెలాసిటి యొక్క మార్పును సృష్టించడానికి మొమెంటమ్ మరింత ప్రసారం చేయబడదు కాబట్టి మీరు ఈ రీజియన్ లో విస్కస్ ఫ్లో అనాలసిస్ ని కలిగి ఉంటే ఈ రీజియన్ అవుట్ సైడ్ విస్కాసిటి లేకుండా ఐడియల్ ఫ్లో అనాలసిస్ లేదా ఫ్లూయిడ్ ఫ్లో అనాలసిస్ తో పాటు సరిపోతుంది అందువల్ల ఈ బౌండరీ లేయర్ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఫ్లో లో చాలా ఆసక్తికరమైన ఫిజిక్స్ ఈ లేయర్ లోనే జరుగుతుందని మాత్రమే కాదు అందువల్ల ఈ పర్టికులర్ బిహేవియర్ క్యారక్టైజ్ చేయడం కుడా చాలా ముఖ్యం కాబట్టి నో స్లిప్ బౌండరీ కండిషన్ మరియు దాని కాన్సిక్వెన్స్ ని మేము అక్కడ చూశాము విస్కాసిటిని మరింత అధికారికంగా చూసే ముందు ఒకటి లేదా రెండు యానిమేటెడ్ పరిస్థితులను పరిశీలిద్దాం ఇక్కడ నో స్లిప్ బౌండరీ కండిషన్ యొక్క ఇంప్లికేషన్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి దానిని పరిశీలిద్దాం కాబట్టి ఇది నో స్లిప్ బౌండరీ కండిషన్ యొక్క విసువల్ రెప్రేసెన్టేషన్ కలర్ ద్వారా దానిని ప్రాతినిధ్యం వహించబోతోంది కాబట్టి మీరు దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఫ్లూయిడ్ మరియు సాలిడ్ మధ్య ఇంటర్ఫేస్ వద్ద ఉన్న రీజియన్పై మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తే మొత్తం కలర్ దానిపై కేంద్రీకృతమై ఉండవచ్చు బహుశా మీరు నన్ను మళ్ళీ ఆడగనివ్వండి మళ్ళీ చూడండి కాబట్టి సర్ఫేస్ పై ఏమి జరుగుతుందో జాగ్రత్తగా చూడండి అక్కడ ఫ్లూయిడ్ దాదాపుగా సర్ఫేస్ పై కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తుందని మరియు మూవీ చివరలో శుభ్రం చేయబడుతుందని మీరు చూస్తారు అక్కడ ఫ్లూయిడ్ దాదాపుగా ఉన్నట్లు చూపించడానికి నో స్లిప్ బౌండరీ కండిషన్ కారణంగా స్థిరమైనది కాబట్టి భిన్నమైన మరియు మరింత ఆర్టిఫిషియల్ పాయింట్ అఫ్ వ్యూ కలిగి ఉండటానికి దీనిని పరిశీలిద్దాం కాబట్టి నో స్లిప్ బౌండరీ కండిషన్ కారణంగా వాల్ వద్ద మీకు పార్టికల్స్ లేదా మాలిక్యుల్స్ అని పిలవబడేవి ఉన్నాయి కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మరియు మీరు మరింత ముందుకు వెళ్ళేటప్పుడు మీరు చూస్తారు వెలాసిటి ప్రొఫైల్ అభివృద్ధి చెందుతున్న వెలాసిటి గ్రేడియoట్స్ ఉన్నాయని కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ మరియు మేము ఈ కాన్సెప్ట్ ని మరింత వివరంగా చర్చించినప్పుడు దీనికి ముందు మీకు రెండు కేసులు ఉన్న మరొకదాన్ని చూద్దాం క్వాలిటెటివ్లిగా చూడండి విస్కాసిటి యొక్క ఎఫెక్ట్ ఏమిటో అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి అప్పర్ ప్యానెల్ లో విస్కాసిటి కేసును సూచిస్తుంది మరియు లోయర్ ప్యానెల్ హై విస్కాసిటి కేసును సూచిస్తుంది కాబట్టి మీరు లో విస్కాసిటి తో కేసును చూసినట్లయితే అప్పర్ మరియు లోయర్కేస్ మధ్య చాలా ముఖ్యమైన సరిహద్దును మీరు కనుగొనవచ్చు లో విస్కాసిటి కేస్ అని పిలవబడే బౌండరీ లేయర్ చాలా తిన్ గా ఉంటుంది అయితే హై విస్కాసిటి కేస్లో ఇది థిక్ గా ఉంటుంది అంటే హై విస్కాసిటి కేస్లో ఏమి చేయటానికి ప్రయత్నిస్తుందో అది ప్లేట్ విధించిన మొమెంటం యొక్క డిస్టర్బన్స్ గురించి ప్రచారం చేయడానికి ఎక్కువ దూరం ప్రయత్నిస్తుంది కాబట్టి విస్కాసిటి యొక్క ఎఫెక్ట్ మొమెంటం యొక్క డిస్టర్బన్స్ యొక్క ముమెంటం ఒక మీడియంగా ప్రచారం చేయబడే స్థాయికి కూడా ఉంటుంది వాస్తవానికి మేము దీని యొక్క మ్యాతేమెటికల్ క్వాన్టిఫికెషన్ కి వెళ్తాము కాని నా మొదటి ఉద్దేశ్యం ఏమిటంటే మనం మొదట క్వాలిటెటివ్ ఫీల్ ని లేదా మనం చర్చించబోయే దాని యొక్క ఫిసికల్ ఫీల్ ని అభివృద్ధి చేయడమే ఇప్పుడు మేము ఈ కాన్సెప్ట్స్ ని చర్చించబోతున్నప్పుడల్లా మనకు ఎల్లప్పుడూ మాలిక్యులర్ పిక్చర్ ఉండదు మీరు మాలిక్యుల్ ని ఒక ఇసొలేటడ్ పార్టికల్ వలె భావిస్తే ఫ్లూయిడ్ అటువంటి ఇసొలేటడ్ పార్టికల్ కనెక్ట్షన్ అని మీరు కంటిన్యూయం హైపోతెసిస్ లో గుర్తుచేసుకున్నారు మరియు ఫ్లూయిడ్ యొక్క ప్రవర్తనను దాని విస్కస్ స్వభావం పరంగా మనం ఇక్కడ చర్చించబోతున్నప్పుడు మనం ఎక్కువగా కంటిన్యూయం నేచర్ గురించి బాధపడతాము కాబట్టి మీరు పార్టికల్ నేచర్ నుండి ఫ్లో నేచర్ కి ఎలా పరివర్తన చెందుతారో చూడటానికి యానిమేటెడ్ పిక్చర్ క్రమాన్ని పరిశీలిద్దాం కాబట్టి ఇది ఒక పార్టికల్ తో బిహేవియర్ అప్పుడు రెండు పార్టికల్స్ ఇసొలేట్ చేయబడతాయి కాబట్టి ఈ పార్టికల్స్ బాల్స్ వంటివి కాబట్టి ఇవి ఐడియలైజెషన్ ఇవి నిజమైన ఫ్లూయిడ్ పార్టికల్స్ లాంటివి అని అనుకోకండి ఇవి కొన్ని కాన్సెప్ట్స్ ని అభివృద్ధి చేయడానికి మాత్రమే కాబట్టి మీరు ఎక్కువ సంఖ్యలో ఇసొలేట్ పార్టికల్స్ ను కలిగి ఉండవచ్చని మీరు చూస్తారు ఇప్పుడు ఇమేజెస్ నెక్స్ట్ సిక్వెన్స్ ని పరిశీలిద్దాం ఇప్పుడు మీరు ఈ పార్టికల్స్ ని ఈ ఫనెల్ ద్వారా పడేస్తున్నారని చెప్పండి ఈ గ్రూప్ బిహేవియర్ ని ఇప్పుడు అమలు చేయబడుతోందని తరువాత చూడబోతున్నాం కాబట్టి మీరు మూడవ ఉదాహరణను చూసినట్లయితే మేము దీన్ని నాల్గవ ఉదాహరణగా పరిశీలిస్తాము కాబట్టి మేము కొనసాగుతాము కానీ మీరు ఫిగర్ యొక్క స్మాల్ వెర్షన్ యొక్క స్మాల్ పార్ట్ ని పరిశీలిస్తే మీరు ఎక్కువ సంఖ్యలో పార్టికల్స్ ని కలిగి ఉంటే చాలా డెన్సిలి పాపులెటెడ్ కలిగి ఉన్నారని మీరు అభినందించవచ్చు ఫనెల్ నుండి బయటకు వస్తున్న కంటిన్యూయస్ ఫ్లో ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి కంప్యాక్ట్నెస్ మరియు పార్టికల్స్ నేచర్ ని బట్టి మీరు పార్టికల్ నేచర్ తో ప్రారంభించవచ్చు మరియు చివరికి మీరు ఫ్లూయిడ్ ఫ్లో నేచర్ తో రావచ్చు కాబట్టి ఇది ఒక కంటిన్యూయం యొక్క హోల్ హాల్మార్క్ ఒక కంటిన్యూమ్లో మనం ప్రాథమికంగా మ్యటర్ యొక్క కంటిన్యూయస్ డిస్ట్రిబ్యుషన్ కోసం చూస్తున్నాము మరియు మేము మొదట ఆ కంటిన్యూయం అండర్స్టాండింగ్ ద్వారా విస్కాసిటి బిహేవియర్ ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని తీసుకుంటామని చెప్పండి కాబట్టి మేము ఒక పర్టికులర్ లొకేషన్ లో ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకుంటాము మరియు ఆ పర్టికులర్ లొకేషన్ బౌండరీ లేయర్ లోని వాల్ కు దగ్గరగా ఉందని చెప్పవచ్చు కాబట్టి మొదట రెక్టాoగిల్ లో ఉన్న ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని మేము తీసుకుంటున్నామని చెప్పండి ఇప్పుడు ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క నేచర్ లేదా దాని జామెట్రీకల్ క్యారెక్టర్స్టిక్స్ విస్కస్ ఎఫెక్ట్స్ కి లోబడి ఉంటే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఏమి జరుగుతుందని అర్థం చేసుకోవడానికి దాని పిక్చర్ ని జూమ్ చేద్దాం వాస్తవానికి ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ పేరు ABCD అని చెప్పండి AB లేయర్ ఒక వెలాసిటి u తో కదలడానికి ఒక ధోరణిని కలిగి ఉంది వెలాసిటిస్ అన్నీ పాసిటివ్ x డైరెక్షన్ లో ఉన్నాయని అనుకుందాం మేము ఒక స్మాల్ టైం ఇంటర్వెల్ గా Δt ని కన్సిడర్ చేసినట్లయితే వేలాసిటి u తో కదులుతుంది u యొక్క వేలాసిటితో A 'అని చెప్పండి తద్వారా డిస్ప్లేస్మెంట్ uΔt ఇప్పుడు అప్పర్ లేయర్ కాబట్టి ఇది u Δu వేలాసిటితో కదులుతోంది ఇప్పుడు మేము దానిని అర్థం చేసుకోవచ్చు ఇది ఎందుకు డిఫ్ఫరెంట్ గా ఉండాలి ఎందుకంటే మనకు క్వాలిటిస్ ఉన్నందున ఫ్లూయిడ్ ద్వారా ముమెంట్ డిస్టర్బన్స్ కలిగించే కొంత ప్రభావం ఉందని చర్చించబడుతుంది మరియు అందువల్ల ఈ రెండు లేయర్స్ వేర్వేరు వేలాసిటీస్ తో ఉంటాయని భావిస్తున్నారు మరియు మనం తీసుకున్న ఫ్లూయిడ్ ఎలిమెంట్ Δy థిక్నెస్ తో చాలా థిన్ గా ఉంటుందని చెప్పండి కాబట్టి ఇప్పుడు D ఎక్కడికి వెళుతుందో చూద్దాం D ఖచ్చితంగా D' స్థానానికి వెళుతుంది ఇది కొంతవరకు ముందుగానే ఉంటుంది అప్పుడు A′ యొక్క స్థానం ఏమిటి కాబట్టి ఇది మీరు చెప్పగలరు u Δu Δt కాబట్టి A తో పోల్చితే D యొక్క రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఏమిటో మీరు ఇప్పుడు పరిశీలిస్తే ఇది ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఇప్పుడు AD యొక్క క్రొత్త స్థానాన్ని స్కెచ్ చేయడానికి ప్రయత్నిస్తే అది లినియర్లి డిస్ప్లేస్డ్ చెందడమే కాకుండా అన్గులర్ డిఫార్మెషన్ కి గురైందని ఇది షియర్ డిఫార్మెషన్ అని పిలువబడుతుంది ఈ షియర్ డిఫార్మెషన్ ఎలా లెక్కించబడుతుంది ఈ Δθ యాంగిల్ ద్వారా ఇది లెక్కించబడుతుంది టైం ఇంటర్వెల్ చిన్నదైతె అప్పుడు స్పష్టంగా ఇది చిన్నదిగా ఉంటుందని భావిస్తున్నారు ఫ్లుయిడ్స్ అండర్ షియర్ కంటిన్యూస్లి డిఫార్మింగ్ తో ఉంటాయి కాబట్టి ఫ్లుయిడ్ అండర్ షియర్ ఉంటే ఈ రకమైన డిఫార్మెషన్ సాధ్యమని ఇక్కడ మేము అర్థం చేసుకున్నాము కాబట్టి ఫ్లుయిడ్ అండర్ షియర్ ఉన్నప్పుడు మరియు అది కంటిన్యూస్లి డిఫార్మింగ్ తో ఉన్నప్పుడు ఈ యాంగిల్ మరింత ఎక్కువగా ఉండటానికి మీరు ఎక్కువ సమయం అనుమతిస్తారు కాబట్టి ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము ఒక స్మాల్ టైం ఇంటర్వెల్ కి పరిమితం చేస్తాము So Δy→0 Δy lim Δu → du Δy→0 Δy dy పైన ఉన్న equation ని ఫాలో అవ్వండి వెలాసిటి యొక్క ఇతర కంపోనేంట్స్ ఉంటే అది x వెంట వెలాసిటి యొక్క ఒక కంపోనేంట్ మాత్రమే కలిగి ఉందని మేము ఉహిస్తున్నాము అది రియాలిటీ కాదు కానీ మేము ప్రారంభించిన కాన్సెప్ట్ ను ఇంత సింపుల్ అండర్స్టాండింగ్ తో ఇంట్రడ్యూస్ చేయడానికి కాబట్టి ఇది వెలాసిటి యొక్క ఒక కంపోనేంట్స్ ని మాత్రమే కలిగి ఉంటే అప్పుడు ఇదే లేకపోతే ఇది కొన్ని పార్షియల్ డెరివేటివ్స్ ద్వారా సూచించబడుతుంది మేము ఒక ప్రత్యేక అధ్యాయంలో ఫ్లూయిడ్ ఫ్లో యొక్క కైనెమ్యటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ యొక్క డిఫార్మేషన్ గురించి మరింత వివరంగా అర్థం చేసుకుంటాము కానీ ఇంట్రోడక్టరి అండర్స్టాండింగ్ కోసం ఇది కుడి వైపున ఉన్న వెలాసిటి యొక్క ఒక విధమైన గ్రేడియంట్ ఇది వెలాసిటి ప్రొఫైల్ నుండి వస్తుంది మరియు ఇది θ తో సూచిస్తుంది కాబట్టి ఇది ఫ్లూయిడ్ యొక్క స్టేట్ అఫ్ అన్గులర్ స్ట్రైన్ ని సూచిస్తుంది లేదా చెప్పటానికి రేట్ అఫ్ అన్గులర్ డిఫార్మేషన్ ఫ్లూయిడ్ యొక్క రేట్ అఫ్ డిఫార్మేషన్ అని మేము చెప్పినప్పుడు అది లినియర్ డిఫార్మేషన్ లేదా అన్గులర్ డిఫార్మేషన్ కావచ్చు మేము దానిని మరింత అర్హతతో వివరించకపోతే మనం ఎక్కువ సమయం అన్గులర్ డిఫార్మేషన్ గురించి మాట్లాడుతున్నామని అర్థం కాబట్టి ఇది ఫ్లూయిడ్ యొక్క రేట్ అఫ్ అన్గులర్ డిఫార్మేషన్ ఇప్పుడు ఈ రేట్ అఫ్ అన్గులర్ డిఫార్మేషన్ కి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి షియర్ స్ట్రెస్ ఉంది మరియు షియర్ స్ట్రెస్ ప్లేట్ ఉండటం వల్ల మొమెంటం యొక్క డిస్టర్బన్స్ కు చాలా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి షియర్ స్ట్రెస్ ని మొమెంటం ఫ్లక్స్ అని కూడా అర్థం చేసుకోవచ్చు ఇది వేరే ఉదాహరణతో ఎలా అన్వయించబడుతుందో మేము చూస్తాము కాని అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే θ ఇది షియర్ స్ట్రెస్ కి సంబంధించినది కాబట్టి ఇది ఒక రకమైన స్ట్రైనింగ్ కాబట్టి ఇది రేట్ అఫ్ షియర్ స్ట్రెన్ లేదా రేట్ అఫ్ అన్గులర్ డిఫార్మేషన్ కాబట్టి ఈ పదాలు నాకు కావాలంటే ఈ ఒకటి లేదా రెండు ఉదాహరణలను కొలవడానికి సాధారణంగా ఉపయోగించే టర్మినాలజి కాబట్టి మేము ఈ రేట్ అఫ్ డిఫార్మేషన్ లేదా రేట్ అఫ్ అన్గులర్ డిఫార్మేషన్ లేదా రేట్ అఫ్ షియర్ స్ట్రెన్ అని పిలుస్తాము ఫ్లూయిడ్స్ స్ట్రెన్ కూడా ముఖ్యం కాదు ఎందుకంటే మీరు సమయాన్ని అనుమతిస్తే అది మరింతగా స్ట్రైనింగ్ అవ్వడం చూస్తాము కాబట్టి స్పష్టంగా మీరు స్ట్రెన్ ని లెక్కించాలనుకుంటే అది ఒక రకమైన రిడన్డెడ్ ఎక్సర్సైజ్ అవుతుంది మీరు షియర్ కింద ఎక్కువ సమయం అనుమతిస్తే అది మరింత ఎక్కువ స్ట్రైనింగ్ అవుతుంది ఎందుకంటే ఫ్లూయిడ్ కంటిన్యూస్లి డిఫార్మింగ్ అండర్ షియర్ చెందుతుంది ఫ్లూయిడ్ కి చాలా ముఖ్యమైనది అది షియరింగ్ రేటు లాంటిది మరియు దాని కోసం ఈ క్వాన్టిఫికెషన్ చాలా ముఖ్యం దానికి మళ్ళీ కారణం ఏమిటంటే షియర్ స్ట్రెస్ కాబట్టి షియర్ స్ట్రెస్ మరియు రేట్ అఫ్ డిఫార్మెషన్ మధ్య కొంత రిలేషన్ షిప్ కలిగి ఉండాలి అలాంటి రిలేషన్ షిప్ ఎందుకు ఉండాలి ఎందుకంటే ఒకటి కారణం మరియు మరొకటి ఎఫెక్ట్ ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ అఫ్ ది మెటీరియల్ అది ఒక సిచువెషన్ కి ఎలా స్పందిస్తుందో మరియు ఎఫెక్ట్ అఫ్ డిఫార్మెషన్ ని కలిగి ఉంటుందని నిర్ణయిస్తుంది మరియు జనరల్ కంటిన్యూయం మెకానిక్స్ ఆ రకమైన బిహేవియర్ ను కాన్స్టిటేటివ్ బిహేవియర్ లేదా కాన్స్టిటేటివ్ రిలేషన్ షిప్ అని పిలుస్తారు అంటే ఫ్లూయిడ్ కి కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఒక పర్టికులర్ డిస్టర్బెన్స్ లో ఒక పర్టికులర్ సిచువెషన్ లో అది ప్రతిస్పందిస్తుంది మరియు అది ప్రతిస్పందించే విధానం దాని ఓన్ కాన్స్టిటేటివ్ బిహేవియర్ నుండి వస్తుంది ఇది మెటీరియల్ ప్రాపర్టీ నుండి వస్తుంది కాబట్టి షియర్ స్ట్రెస్ తో రేట్ అఫ్ డిఫార్మెషన్ కొన్ని సాధారణ రూపంలో రిలేషన్ షిప్ లో ఉన్నవి షియర్ స్ట్రెస్ డిఫార్మెషన్ రేటు యొక్క ఫన్క్షనల్ గా ఉంటుందని మేము వ్రాయవచ్చు వాస్తవానికి మేము ఇక్కడ షియర్ స్ట్రెస్ని వ్రాస్తున్నప్పుడు τ ij పరంగా వ్రాయాలనుకుంటే సరైన సబ్స్క్రిప్ట్లు ఏమిటి ఇది x ఆక్సిస్ మరియు y ఆక్సిస్ అయితే చెప్పండి 1 2 లేదా 2 1 కావచ్చు ఎందుకంటే τ12 మరియు τ 21 ఒకటే లేదా మీరు వ్రాయగలరు τxy లేదా τ12 లేదా τ 21 ఏమైనా కానీ ఇక్కడ మనం సబ్స్క్రిప్ట్ను వదిలివేస్తాము ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రెస్ టెన్సర్లో ఒక ప్రత్యేకమైన కంపోనేంట్ మాత్రమే చూస్తున్నాము అథర్ కంపోనేంట్స్ దీనికి సంబంధించినవి కావు కాబట్టి ఆ నొటేషన్ తగినంత ఉండటానికి మేము దానిని టౌ అని పిలుస్తాము ఇప్పుడు ఈ ఫన్క్షనల్ రిలేషన్ షిప్ లినియర్ నాన్ లినియర్ కావచ్చు మీరు నేర్చుకున్న మెకానిక్స్ అఫ్ సాలిడ్స్ తో సారూప్యతను గీయడానికి ప్రయత్నించండి కాబట్టి ఎలాస్టిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న చాలా సాలిడ్స్ లలో మీకు స్ట్రెస్ కి సంబంధించిన ప్రెషర్ ఉందని మరియు ఆ బిహేవియర్ లినియర్ నాన్ లినియర్ ఏమైనా కావచ్చు అని మీరు తెలుసుకున్నారు కానీ మీకు ఎలాస్టిక్ మెటీరియల్ ఉంటే స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ కలిగిఉంటారు మరియు ఆ ప్రపోర్షనాలిటి ఎలాస్టిసిటి అఫ్ మాడ్యులస్ అని పిలువబడే మెటీరియల్ ప్రాపర్టీ ద్వారా ఇక్వాలిటితో అనుసంధానించబడి ఉంది వాస్తవానికి అన్ని మెటీరియల్స్ లినియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ కావు కానీ హూక్స్ లా అయిన ఈ ప్రత్యేక లా చాలా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే చాలా ఇంజనీరింగ్ మెటీరియల్స్ఆ బిహేవియర్ ని వివిధ ప్రపోర్షనల్ లిమిట్స్ ని పాటిస్తాయి మరియు చాలా సార్లు ఇంజనీరింగ్లో మేము ఆ లిమిట్స్ల్లో పని చేస్తున్నాము అదేవిధంగా ఫ్లూయిడ్స్ కోసం చాలా ఆసక్తికరంగా మనం ఎదుర్కొనే చాలా ఇంజనీరింగ్ ఫ్లూయిడ్స్ మరియు సాధారణంగా మనం ఎప్పుడూ ఎదుర్కొనే రెండు సాధారణ ఇంజనీరింగ్ ఫ్లూయిడ్స్ ఎయిర్ మరియు వాటర్ మరియు ఈ ఫ్లూయిడ్ షియర్ స్ట్రెస్ మరియు రేట్ అఫ్ డిఫార్మెషన్ మధ్య లినియర్ రిలేషన్షిప్ తో కూడా పాటిస్తాయి కాబట్టి షియర్ స్ట్రెస్ మరియు రేట్ అఫ్ డిఫార్మెషన్ మధ్య లీనియర్ రిలేషన్షిప్ పాటించే ఫ్లూయిడ్ కోసం మేము వాటిని న్యూటోనియన్ ఫ్లూయిడ్ అని పిలుస్తాము కాబట్టి న్యూటోనియన్ ఫ్లూయిడ్ షియర్ డిఫార్మెషన్ లేదా రేట్ అఫ్ అన్గులర్ డిఫార్మెషన్ లేదా షియర్ స్ట్రెస్ రేట్ కి లీనియర్లి ప్రపోర్షనల్ గా ఉండే ఫ్లూయిడ్ కాబట్టి మీకు ఉన్న న్యూటోనియన్ ఫ్లూయిడ్ కోసం ఈ రేషియో ని ταθ మళ్ళీ ఇది ఒక ఫిసికల్ ప్రాపర్టీ ద్వారా ప్రపోర్షనాలిటి తో వంతెన చేయాలి ఇక్కడ మెటీరియల్ ఒక ఫ్లూయిడ్ తద్వారా ఫ్లూయిడ్ ప్రాపర్టీ ద్వారా ఇక్వలిటి ద్వారా వ్యక్తీకరించబడుతుంది దీనిని విస్కాసిటి అఫ్ ది ఫ్లూయిడ్ అంటారు కాబట్టి ఇది విస్కాసిటి అఫ్ ది ఫ్లూయిడ్ యొక్క అధికారిక డెఫినెషన్ μ వాస్తవానికి ఇది న్యూటోనియన్ ఫ్లూయిడ్ అయితే ఈ డెఫినెషన్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ కోసం అప్పుడు ఈ డెఫినెషన్ పనిచేయదు ఇప్పటికీ ఈ రకమైన నకిలీ రూపంలో సంబంధాన్ని వేరుచేయవచ్చు కానీ ఇది నిజంగా విస్కాసిటి కాదు ఇది స్పష్టమైన విస్కాసిటి అని పిలుస్తారు ఎందుకంటే నిజమైన అర్థంలో విస్కాసిటి డెఫినెషన్ న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి ని అనుసరించాలి కానీ అన్ని ఫ్లూయిడ్స్ న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి ని పాటించవు న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి ని పాటించని ఫ్లూయిడ్స్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు ఇది సైన్స్ యొక్క మొత్తం శాఖ ఇది మెటీరియల్ దాని షియర్ డిఫార్మెషన్ బిహేవియర్ మరియు లినియర్ రిలేషన్షిప్ పరంగా ఎలా స్పందించాలో వ్యవహరిస్తుంది దీనిలో ఒక చిన్న భాగం మాత్రమే మొత్తం సైన్స్ను రియాలజీ అని పిలుస్తారు ఇక్కడ మీరు బేసికల్లి గా కాన్స్టిటేటివ్ బిహేవియర్ తో వ్యవహరిస్తున్నారు మరియు వివిధ బలవంతపు విధానాలకు వ్యతిరేకంగా ఫ్లూయిడ్ మెకానిసమ్స్ ఉంటుంది కానీ ఇక్కడ మన పరిధిని ఎక్కువగా న్యూటోనియన్ ఫ్లూయిడ్ మాత్రమే పరిమితం చేస్తాము మరియు న్యూటోనియన్ బిహేవియర్ నుండి ఆసక్తికరమైన డివియేషన్స్ ఉండవచ్చు అని అభినందించడానికి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ యొక్క ఒకటి లేదా రెండు ఉదాహరణలను క్లుప్తంగా తాకుతాము మొదట దీన్ని చేయడానికి మేము ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీ విస్కాసిటిపై దృష్టి పెడతాము మరియు దాని యూనిట్స్ డైమెన్షన్స్ మరియు మొదలైనవి అధికారికంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము